సిస్టం యొక్క మ్యాథమెటికల్ మోడలింగ్ అనేది కంట్రోల్ సిస్టమ్ యొక్క అనాలిసిస్ మరియు డిజైన్ లో ముఖ్యమైన పనులలో ఒకటి ఇప్పుడు మనము లీనియర్ సిస్టమ్ ని మోడలింగ్ చేయడానికి ఉపయోగించే రెండు సాధారణ పద్ధతుల గురించి అధ్యయనం చేసాము అవి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మెథడ్ మరియు స్టేట్ వేరియబుల్ మెథడ్ ఈ రెండింటి గురించి మనము ఇది వరకే డిస్కస్ చేసాము ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మెథడ్ అనేది లీనియర్ టైం ఇన్వేరియంట్ సిస్టంలలో మాత్రమే చెల్లుబాటు అవుతుంది అదే స్టేట్ ఈక్వేషన్స్ అయితే లీనియర్ మరియు నాన్ లీనియర్ సిస్టమ్స్ రెండింటిలోను అప్ప్లై చేయవచ్చు ఇప్పుడు కంట్రోల్ సిస్టం అనేది ఎలక్ట్రికల్ మాత్రమే కాకుండా మెకానికల్ థర్మల్ ఫ్లూయిడ్ న్యూమాటిక్ మరియు ఇతర ఎలక్ట్రికల్ సెన్సార్లు మరియు ఆక్చుయేటర్ పాటు వివిధ కాంపొనెంట్ లను కలిగి ఉండవచ్చు కాబట్టి ఈ మాడ్యూల్ లో మనము ఏమి చేస్తాము మనము ఎలక్ట్రికల్ సర్క్యూట్ల యొక్క విషయంలో చూసిన మ్యాథమెటికల్ మోడల్ లాంటి వాటిని రిప్రజెంట్ చేసే డైనమిక్ సిస్టంల యొక్క బేసిక్ ప్రాపర్టీల గురించి సమీక్షిస్తాము కాబట్టి మెకానికల్ మోడలింగ్ గురించి తెలుసుకోబోయే ముందు అనలాగస్ సిస్టమ్ అంటే ఏమిటో తెలుసుకుందాము ఇప్పుడు ఈ సిస్టంలని మనము ఎలక్ట్రికల్ సర్క్యూట్ విషయం లో చూసిన అదే మ్యాథమెటికల్ మోడల్ సహాయం తో రిప్రజెంట్ చేయవచ్చు కానీ అవి రెండు ఫిజికల్ గా డిఫరెంట్ గా ఉంటాయి అందుకే వీటిని అనలాగస్ సిస్టంలు అని పిలుస్తాము కాబట్టి అనలాగస్ సిస్టంలు ఒకే డిఫరెన్షియల్ లేదా ఇంటిగ్రోడిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లేదా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ల ద్వారా వివరించబడతాయి కావున అనలాగస్ సిస్టంలు అంటే ఏ సిస్టంలలో అయితే మీరు ఒకే మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ చూడ కలిగినప్పటికీ అవి రెండు భౌతికంగా ఒకదానినుండి మరోటి వేరుగా ఉంటాయో ఆ సిస్టంలను అనలాగస్ సిస్టంలు అంటారు అనలాగస్ సిస్టంలు ఎందుకు ముఖ్యమైనవి ఈ క్రింది 2 కారణాల వల్ల అనలాగస్ సిస్టం కాన్సెప్ట్ ఆచరణలో చాలా ఉపయోగపడుతుంది ఒకటి ఏమంటే ఒక ఫిజికల్ సిస్టంని డిస్క్రైబ్ చేసే ఈ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ని ఇంకొక ఫీల్డ్ లోని అనలాగస్ సిస్టంకి నేరుగా అప్లై చేయవచ్చు ఇప్పుడు రెండవ ప్రయోజనం ఏమిటంటే ఒక రకమైన సిస్టంను ప్రయోగాత్మకంగా నిర్వహించడం మిగతా ఇతర సిస్టంల కంటే సులభంగా ఉంటుంది మెకానికల్ లేదా బహుశా హైడ్రాలిక్ లేదా న్యూమాటిక్ సిస్టమ్ లను నిర్మించి వాటి గురించి అధ్యయనం చేయడము కంటే మనము అలాంటి సిస్టమ్ ల యొక్క ఎలక్ట్రికల్ అనలాగస్ లను నిర్మించి వాటిని అధ్యయనము చేయవచ్చు దానిని ప్రయోగాత్మకంగా నిర్వహించడం సులభమైన పని కాబట్టి ఈ సందర్భంలో మనకు లభించే ప్రయోజనం ఏమంటే మనము వేరే సిస్టంలను అధ్యయనం చేసినపుడు వాటిని మ్యాథమెటికల్ గా ఎలా మోడల్ చేయవచ్చు అని తెలుసుకోవచ్చు మరియు ఆ సిస్టం యొక్క ఎలక్ట్రికల్ అనలాగస్ ను క్రియేట్ చేయవచ్చు అలా చేయడం వల్ల ఆ పర్టికులర్ మోడల్ ని భౌతికంగా నిర్మించే అవసరము లేకుండానే సిస్టంను అనలైజ్ చేయవచ్చు ఇప్పుడు ముందుగా మెకానికల్ సిస్టంల యొక్క మోడలింగ్ ని అర్థం చేసుకుందాము మెకానికల్ సిస్టం లను లంప్డ్ మాస్ సిస్టం గా కానీ లేదా రిజిడ్ బాడీ గా కానీ లేదా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్న మాస్ గా కానీ లేదా కంటిన్యూయస్ మాస్ సిస్టంగా కానీ మోడల్ చేయవచ్చు డిస్ట్రిబ్యూటెడ్ మాస్ సిస్టంలు పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ల ద్వారా మోడల్ చేయబడతాయి అదే లంప్డ్ మాస్ లు ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ల ద్వారా సూచించబడతాయి ఇప్పుడు దాదాపు అన్ని సిస్టంలు కంటిన్యూయస్ గా ఉంటాయి కానీ చాలా సందర్భాల్లో వీటిని లంప్డ్ మాస్ మోడల్ తో అంచనా వేయడం సులభం అవుతుంది అందుకే మనము అలాంటి సిస్టంల యొక్క మోడల్ లను రిప్రజెంట్ చేయడానికి ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ని ఉపయోగించవచ్చు ఇప్పుడు ముందుగా మాస్ అంటే ఏమిటో అర్థం చేసుకోండి ట్రాన్స్లేషనల్ మోషన్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ని నిల్వ చేసుకునే ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీ మాస్ గా పరిగణించబడుతుంది ఇప్పుడు మనము మాస్ అనేది ఎలక్ట్రికల్ నెట్వర్క్ లోని ఇండక్టెన్స్ కి అనలాగస్ అని చెప్పవచ్చు ఒకవేళ w అనేది బాడీ యొక్క బరువు అయితే మాస్ M ఇలా వస్తుంది ఈ M అనేది w ని g తో డివైడ్ చేస్తే వస్తుంది ఇక్కడ g అంటే ఏమిటి g అనేది గ్రావిటీ వల్ల ఒక బాడీ యొక్క ఫ్రీ ఫాల్ యాక్సిలరేషన్ మరియు దీని విలువ 32 174 ఫీట్ పర్ సెకండ్ స్క్వేర్ అదే SI యూనిట్ లో లెక్కించినట్లయితే అప్పుడు g విలువ 9 8066 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది ఇప్పుడు లీనియర్ మ్యాథమెటికల్ సిస్టం యొక్క ఈక్వేషన్ లను రాయాలి అంటే ముందుగా సిస్టం యొక్క ఇంటర్ కనెక్టెడ్ లీనియర్ ఎలిమెంట్ లను కలిగి ఉండే మోడల్ ని నిర్మించాలి ఆ తర్వాత న్యూటన్ యొక్క లా ఆఫ్ మోషన్ ని ఫ్రీ బాడీ డయాగ్రమ్ కి అప్లై చేయాలి ఫ్రీ బాడీ డయాగ్రమ్ అంటే ఏమిటి ఫ్రీ బాడీ డయాగ్రమ్ అంటే ఎలిమెంట్ యొక్క మెయిన్ బాడీ ని తీసుకుని ఆ బాడీ లేదా మాస్ పైన అప్ప్లై చేసిన ఫోర్స్ లను చూపిస్తారు కాబట్టి మెకానికల్ ఎలిమెంట్ ల యొక్క భావనని చాలా డైమెన్షన్లలో వివరించవచ్చు లేదా వాటిని ట్రాన్స్లేషనల్ రోటేషనల్ లేదా రెండింటి కాంబినేషన్ లో వివరించవచ్చు మెకానికల్ సిస్టంల యొక్క కదలికను నియంత్రించే ఈక్వేషన్స్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా న్యూటన్ యొక్క లా ఆఫ్ మోషన్ ద్వారా నే రూపొందించబడతాయి కాబట్టి దీనిని ఎలా వివరిస్తామో చూద్దాం ట్రాన్స్లేషనల్ మోషన్ అనగా ట్రాన్స్లేషనల్ మోషన్ అనేది సరళ లేదా వక్ర మార్గంలో జరిగే కదలికగా నిర్వచించవచ్చు ఈ ట్రాన్స్లేషనల్ మోషన్ ని వివరించడానికి ఉపయోగించే వేరియబుల్స్ యాక్సిలరేషన్ వెలాసిటీ మరియు డిస్ప్లేస్మెంట్ ఇది న్యూటన్ లా ఆఫ్ మోషన్ Newton's law of motion ని నియంత్రిస్తుంది దాని ప్రకారం ఒక రిజిడ్ బాడీ మీద ప్రతి డైరెక్షన్ లో పని చేసే ఎక్స్టర్నల్ ఫోర్స్ ల యొక్క ఆల్జీబ్రాఇక్ సమ్ అనేది బాడీ యొక్క మాస్ మరియు అదే డైరెక్షన్ లో ఉండే ఆ బాడీ యొక్క యాక్సిలరేషన్ ల లబ్దానికి సమానంగా ఉంటుంది కాబట్టి మనం చెప్పుకున్నట్టుగా న్యూటన్ లా ఆఫ్ మోషన్ ని బాడీ మీద అప్ప్లై చేసే అన్ని ఫోర్స్ ల యొక్క మొత్తం Ma కు సమానం అని రిప్రజెంట్ చేయవచ్చు ఇక్కడ M అనేది మాస్ మరియు a అంటే మనము కన్సిడర్ చేసుకున్న డైరెక్షన్ లో ఉండే యాక్సిలరేషన్ ఇప్పుడు మాస్ M కలిగి ఉండే ఒక బాడీ మీద ఫోర్స్ పనిచేస్తున్నప్పుడు ఇప్పుడే మనము చూసిన నియమం ప్రకారం మీరు వ్రాయగలిగే ఈక్వేషన్ చూద్దాం ఇది M గుర్తు గా గల మాస్ అనుకుందాం మోషన్ యొక్క డైరెక్షన్ ఈ డైరెక్షన్ అంటే yలో ఉంది అనుకున్నాము మరియు ఫోర్స్ fగా ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ ఏమి రాయవచ్చు అంటే ftMatMd2ydt2Mdvdt a అనేది యాక్సిలరేషన్ vఅనేది లీనియర్ వెలాసిటీని y అనేది మాస్ M యొక్క డిస్ప్లేస్మెంట్ ని సూచిస్తాయి ఇప్పుడు మాస్ కి అదనంగా లీనియర్ ట్రాన్స్లేషనల్ మోషన్ లో ఈ కింది సిస్టం ఎలిమెంట్ లు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఆ ఎలిమెంట్ లు ఏవి ఒకటి లీనియర్ స్ప్రింగ్ ఇక్కడ లీనియర్ స్ప్రింగ్ అనేది యాక్చువల్ స్ప్రింగ్ యొక్క మోడల్ లేదా కేబుల్ లేదా బెల్ట్ యొక్క కాంప్లియన్స్ ఇది పొటెన్షియల్ ఎనర్జీ ని స్టోర్ చేసుకునే ఒక ఎలిమెంట్ కాబట్టి దీనిని ఎలా రిప్రజెంట్ చేస్తాము దీనిని ftKytగా రిప్రజెంట్ చేస్తాము ఈ ఫిగర్ లో మీరు చూస్తే K అనేది ఒక కాన్స్టాంట్ మరియు దీనిని మనము సాధారణంగా స్ప్రింగ్ కాన్స్టాంట్ అని పిలుస్తాము ఇది డిస్ప్లేస్మెంట్ కి నేరుగా అనులోమానుపాతం లో ఉంటుంది కాబట్టి ఫోర్స్ ftKytగా ఉంటుంది స్ప్రింగ్ కాన్స్టాంట్ ని మనం స్టిఫ్నెస్ కాన్స్టాంట్ అని కూడా పిలుస్తాము కాబట్టి ఈ పైన ఉన్న ఈక్వేషన్ ప్రకారం స్ప్రింగ్ పైన యాక్ట్ చేసే ఫోర్స్ అనేది డిస్ప్లేస్మెంట్ లేదా డిఫార్మేషన్ కి నేరుగా అనులోమానుపాతం లో ఉంటుంది ప్రాథమికంగా లీనియర్ స్ప్రింగ్ ఎలిమెంట్ ని రిప్రజెంట్ చేసే మోడల్ పైన ఉన్న ఫిగర్ లో చూపబడింది ఇప్పుడు ఒకవేళ స్ప్రింగ్ కొంత టెన్షన్ T తో ప్రీలోడ్ చేయబడితే అప్పుడు మీరు ఇంతకు మునుపటి ఈక్వేషన్ ని టెన్షన్ను ఇంట్రడ్యూస్ చేసి ft TKyt గా సవరించవచ్చు ఇప్పుడు అక్కడ మాస్ కదులుతున్నట్లు మీరు చూసినప్పుడు అప్పుడు ఫ్రిక్షన్ అనేది కూడా పరిగణన లోనికి రావడాన్ని మీరు చూస్తారు కాబట్టి ట్రాన్స్లేషనల్ మోషన్ కు ఫ్రిక్షన్ ఏమిటి ఎప్పుడైతే ఏదైనా రెండు ఫిజికల్ ఎలిమెంట్ ల మధ్య మోషన్ లేదా మోషన్ యొక్క టెండెన్సీ ఉంటుందో అపుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ లు ఉంటాయి ఇప్పుడు ఫిజికల్ సిస్టంలలో ఎదురయ్యే ఫ్రిక్షనల్ ఫోర్స్ లు సాధారణంగా నాన్ లీనియర్ స్వభావం కలిగి ఉంటాయి రెండు కాంటాక్టింగ్ సర్ఫేస్ ల మధ్య ఉండే ఫ్రిక్షనల్ ఫోర్స్ ల యొక్క క్యారక్టరిస్టిక్ అనేది సర్ఫేస్ ల యొక్క కంపోసిషన్ మరియు ఈ సర్ఫేస్ ల మధ్య ఉండే ప్రెజర్ మరియు రిలేటివ్ వెలాసిటీ మొదలైన ఫ్యాక్టర్ ల మీద ఆధారపడి ఉంటుంది అందువలన ఫ్రిక్షనల్ ఫోర్స్ యొక్క మ్యాథమెటికల్ డిస్క్రిప్షన్ ని ఖచ్చితం గా చెప్పడం కష్టం అవుతుంది కాబట్టి మనము ఏమి చేస్తాము మనము సాధారణంగా మూడు వేరు వేరు రకాల ఫ్రిక్షన్ లతో అప్ప్రాక్సిమేట్ చేస్తాము మనం వాటిని ఏమని పిలుస్తాము వాటిని విస్కస్ ఫ్రిక్షన్ స్టాటిక్ ఫ్రిక్షన్ మరియు కూలుంబ్ ఫ్రిక్షన్ అని పిలుస్తాము స్లైడ్ సమయం 1110 చూడండి ఇప్పుడు విస్కస్ ఫ్రిక్షన్ అంటే ఏమిటి విస్కస్ ఫ్రిక్షన్ అనేది రిటార్డింగ్ ఫోర్స్ ని రిప్రజెంట్ చేస్తుంది మరియు ఇది అప్లైడ్ ఫోర్స్ మరియు వెలాసిటీ ల మధ్య ఉండే లీనియర్ రిలేషన్షిప్ ఇక్కడ ఫిగర్ లో స్కీమాటిక్ డయాగ్రమ్ గా డాష్పాట్ ఉంటుంది కాబట్టి ఈ ఫిగర్ ని మీరు గమనించినట్లు అయితే విస్కస్ ఫ్రిక్షన్ ని డాష్పాట్ తో రిప్రజెంట్ చేస్తాము మరియు కాన్స్టాంట్ విలువ B అవుతుంది అప్పుడు ఫోర్స్ ftBdydt అవుతుంది ఇక్కడ B అనేది విస్కస్ ఫ్రిక్షనల్ కోఎఫీసియంట్ ఇప్పుడు తదుపరి స్టాటిక్ ఫ్రిక్షన్ గురించి తెలుసుకుందాము స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది కదలిక ప్రారంభం కాకుండా నిరోధించే రిటార్డింగ్ ఫోర్స్ ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి దీనిని బాడీ స్టేషనరీ గా ఉండి మూవ్ అవ్వడానికి కొంత టెండెన్సీ ఉన్నపుడు మాత్రమే ఉండే ఫ్రిక్షనల్ ఫోర్స్ గా నిర్వచిస్తాము ఫ్రిక్షన్ యొక్క సైన్ అనేది మోషన్ యొక్క డైరెక్షన్ మీద లేదా వెలాసిటీ యొక్క ఇనీషియల్ డైరెక్షన్ మీద ఆధారపడి ఉంటుంది ఒకసారి మోషన్ మొదలైన తరువాత స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ మాయమయ్యి మిగిలిన ఫ్రిక్షన్ లు మొదలు అవుతాయి ఇప్పుడు ఇక మూడవ ఫ్రిక్షన్ రకము ఏమిటంటే కూలుంబ్ ఫ్రిక్షన్ కూలుంబ్ ఫ్రిక్షన్ అనేది వెలాసిటీ యొక్క మార్పుకు సంబంధించిన కాన్స్టాంట్ ఆంప్లిట్యూడ్ కలిగి ఉండే రిటార్డింగ్ ఫోర్స్ అయితే వెలాసిటీ డైరెక్షన్ రివర్స్ అయినపుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ యొక్క సైన్ అనేది కూడా మారుతుంది ఇప్పుడు మనము డిస్కస్ చేసిన ఈ మూడు రకాల ఫ్రిక్షన్ లు ఫిజికల్ సిస్టంలలో మనము చూసే ఫ్రిక్షనల్ ఫినామినా ను వివరించడానికి రూపొందించిన ప్రాక్టికల్ మోడల్ లు స్లైడ్ సమయం 1312 చూడండి ఇప్పుడు మీరు చూస్తే సాధారణంగా ఉపయోగించే మెకానికల్ సిస్టం ప్రాపర్టీలు మరియు వాటికి సంబంధించిన SI యూనిట్ లను మీకు చూపే పట్టిక ఇది మనము మాస్ ను తీసుకుంటే మనం సాధారణంగా క్యాపిటల్ M చేత రిప్రజెంట్ చేస్తాము మరియు మాస్ కు SI యూనిట్ కిలోగ్రామ్ డిస్టెన్స్ ను మనము సాధారణంగా మీటర్లలో స్మాల్ y తో రిప్రజెంట్ చేస్తాము వెలాసిటీ స్మాల్ v మరియు SI యూనిట్ సెకన్ పర్ మీటర్ అదేవిధంగా యాక్సిలరేషన్ స్మాల్ a తో సూచించబడుతుంది మరియు SI యూనిట్ సెకన్ పర్ మీటర్ స్క్వేర్ మనము ఫోర్స్ ను కొన్నిసార్లు స్మాల్ f తో రిప్రజెంట్ చేస్తాము కొన్నిసార్లు మీరు క్యాపిటల్ F కూడా చూస్తారు మరియు SI యూనిట్ న్యూటన్ మనము చూసిన స్ప్రింగ్ కాన్స్టాంట్ క్యాపిటల్ K చేత రిప్రజెంట్ చేయబడుతుంది మరియు SI యూనిట్ న్యూటన్ పర్ మీటర్ మనము ఇప్పుడే చూసిన విస్కస్ ఫ్రిక్షన్ కోఎఫీసియంట్ క్యాపిటల్ B తో రిప్రజెంట్ చేయబడుతుంది మరియు విస్కస్ ఫ్రిక్షన్ కోఎఫీసియంట్ యొక్క SI యూనిట్ న్యూటన్ పర్ మీటర్ పర్ సెకన్ ఇప్పుడు ఒక ఉదాహరణ సహాయంతో మనం చర్చించిన మోడల్ మెకానికల్ మోడల్ను అర్థం చేసుకుందాం ఇప్పుడు క్రింది ఫిగర్ లో చూపిన మాస్ స్ప్రింగ్ ఫ్రిక్షన్ సిస్టంను కన్సిడర్ చేసుకుందాం ఇందులో సంబంధిత లీనియర్ మోషన్ అనేది హారిజంటల్ డైరెక్షన్ లో ఉన్నది కావున మాస్ హారిజంటల్ డైరెక్షన్ లో కదులుతోంది కాబట్టి ఇది yt తో సూచించబడుతుంది కావున డిస్ప్లేస్మెంట్ హారిజంటల్ డైరెక్షన్ లో ఉంటుంది ఇది స్ప్రింగ్ కాన్స్టాంట్ K గా కలిగిన స్ప్రింగ్ కలిగి ఉంది మరియు మీరు డాష్పాట్తో ఫ్రిక్షన్ ను సూచిస్తారు మరియు మనము కన్సిడర్ చేసిన విస్కస్ ఫ్రిక్షన్ కోఎఫీసియంట్ B మరియు మాస్ కు అప్లై చేసిన ఫోర్స్ f ఇప్పుడు మీరు సిస్టం యొక్క ఫ్రీ బాడీ డయాగ్రమ్ ను క్రియేట్ చేస్తే మీరు ఎలా రిప్రజెంట్ చేస్తారు ఇక్కడ మాస్ M ఉంటుంది ఈ మాస్ పైన ఫోర్స్ అప్లై చేయబడుతాయి అవి ఒకటి స్ప్రింగ్ ఫ్రిక్షన్ బదులుగా మనము స్ప్రింగ్ టెన్షన్ అనవచ్చు కాబట్టి మనము దానిని Kyt ద్వారా సూచిస్తాము మనము విస్కస్ ఫ్రిక్షన్ ను Bdytdt తో రిప్రజెంట్ చేస్తాము మరియు ఆ తరువాత మాస్ ఈ డైరెక్షన్ లో కదలడానికి కారణమయ్యే ఫోర్స్ ఉంటుంది ఇప్పుడు మనం సిస్టం యొక్క ఈక్వేషన్ అనగా ఫోర్స్ ఈక్వేషన్ ను కంపైల్ చేస్తే మనం ఏమి వ్రాయగలం మనం f వ్రాయగలము ఈ రెండు వ్యతిరేక దిశలో ఉన్నందున ఈ డైరెక్షన్ లో అప్లై అవుతున్న ఫోర్స్ ఇది మనం ఏమి వ్రాయగలం ft Bdytdt Kyt Md2ytdt2 కాబట్టి f అనగా మాస్ పై అప్లై చేయబడిన ఫోర్స్ మైనస్ విస్కస్ ఫ్రిక్షన్ మైనస్ స్ప్రింగ్ టెన్షన్ మీరు నెట్ ఫోర్స్ ను పొందుతారు ఇది ఆబ్జెక్ట్ యాక్సెలరేట్ అవడానికి కారణమవుతుంది ఇప్పుడు హయ్యర్ ఆర్డర్ డెరివేటివ్ టర్మ్ లను మిగిలిన టర్మ్ లతో సమానం చేయడం ద్వారా పై సమీకరణాన్ని మార్చి రాద్దాం మనం ఏమి వ్రాయగలం మనం ఇలా వ్రాయవచ్చు d2ytdt2 BMdytdt KMyt1Mft ఇప్పుడు ytdy dtమరియుytd2ydt2లు వరుసగా వెలాసిటీ మరియు యాక్సిలరేషన్ లను సూచిస్తాయి కాబట్టి మునుపటి ఈక్వేషన్ ను మీరు ఇలా వ్రాయవచ్చు ytBMytKMyt1Mft ఇప్పుడు yt అవుట్పుట్ గా మరియు f M సిస్టంకు ఇన్పుట్ గా కన్సిడర్ చేయబడుతుంది ఇప్పుడు మీరు జీరో ఇనిషియల్ కండిషన్ లను పరిగణనలోకి తీసుకుంటే Y మరియు F మధ్య ఉన్న ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను జీరో ఇనిషియల్ కండిషన్లతో ఈక్వేషన్ యొక్క రెండు వైపులా లాప్లేస్ ట్రాన్స్ఫామ్ తీసుకోవడం ద్వారా పొందవచ్చు కాబట్టి మీరు దీని యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫామ్ ను తీసుకుంటే మీరు ఏమి వ్రాయగలరు అది YF1Ms2BsK అవుతుంది దీనిని మీరు ఇప్పుడే కన్సిడర్ చేసుకున్న మెకానికల్ సిస్టం యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ గా పొందుతారు కాబట్టి మీరు చూస్తే అది ఎలక్ట్రికల్ సిస్టంల విషయంలో మనం చూసినట్లుగా ఉంటుంది కాబట్టి మనము ఇప్పుడే చర్చించిన ఈ మెకానికల్ సిస్టం అనేది ఈ మెకానికల్ సిస్టం విషయంలో మనం చూసిన దానికి సమానమైన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కలిగి ఉన్న ఎలక్ట్రికల్ సిస్టంకు అనలాగస్ గా ఉంటుందని మీరు చెప్పగలరు ఇప్పుడు బ్లాక్ డయాగ్రమ్ సహాయంతో మీరు ఎలా రిప్రజెంట్ చేస్తారు మీరు ఈక్వేషన్ ను చూస్తే ఈక్వేషన్ ytBMytKMyt1Mft గా ఉంది ఇప్పుడు మీరు లాప్లేస్ ట్రాన్స్ఫామ్ తీసుకుంటే అది s2YsBMsYsKMYsFsM అవుతుంది ఇప్పుడు Y అవుట్పుట్ మరియు F ఇన్పుట్ అవుతాయి కాబట్టి సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ సహాయంతో మీరు ఎలా రిప్రజెంట్ చేస్తారు మీరు పర్టికులర్ ఈక్వేషన్ ను చూస్తే Ys అనేది అవుట్పుట్ yt అనేది sY yt అనేది s2Ys అవుతుంది కాబట్టి మీరు ఇప్పుడు ఏమి చేయవచ్చు ఈ నోడ్ వద్ద అవుట్పుట్ ఏమిటో మీరు చూడవచ్చు కాబట్టి ఈ నోడ్ వద్ద y డాట్ బై M అవుతుంది ఇప్పుడు మీరు దీన్ని కంపైల్ చేస్తారు మీరు ఎలా కంపైల్ చేస్తారు మీరు fs Kxys Bxy డాట్ తర్వాత మీరు 1M తో గుణించాలి మీకు y డబుల్ డాట్ వస్తుంది కాబట్టి మీరు ఈ పర్టికులర్ ఈక్వేషన్ ను చూస్తే మీరు f M ప్లస్ K M ఇంటు y మైనస్ B M ఇంటు y డాట్ తీసుకుంటే అది y డబుల్ డాట్కు సమానం కాబట్టి y డాట్ మరియు y డబుల్ డాట్ యొక్క నిర్దిష్ట విలువలను అసైన్డ్ చేయడం ద్వారా సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ సహాయంతో మనం ఇప్పుడే చూసిన సమీకరణాన్ని సూచించవచ్చని మీరు తెలుసుకోగలరు కాబట్టి మెకానికల్ సిస్టం విషయంలో మనము ఇప్పుడే వ్రాసిన సమీకరణం సహాయంతో మీరు ధృవీకరించవచ్చు ఇప్పుడు తరువాత మనం అదే సిస్టంను సూచించడానికి స్టేట్ వెక్టార్ ఉపయోగించి స్టేట్ ఈక్వేషన్ ను కూడా ఉపయోగించవచ్చు కాబట్టి స్టేట్ ఈక్వేషన్ ను xAxBu అని అనుకుందాము మరియు మీ ఈక్వేషన్ ytBMytKMyt1Mft అవుతుంది ఇప్పుడు మీరు ఏమి చేయాలి మీరు స్టేట్ వేరియబుల్స్ ను నిర్వచించాలి మనము ytx1t ytx2t ఆని నిర్వచిస్తాము కాబట్టి మీరు ఏమి వ్రాయగలరు dx1dtx2 dx2dt KMx1t BMx2t1Mft ytx1t కావున మీరు దీన్ని కంపైల్ చేసినప్పుడు మీరు ఏమి వ్రాయగలరు x1 x2 0 1 KM BM x1 x2 0 1 TfM కాబట్టి ఇది మనకు లభించిన మ్యాట్రిక్స్ A తప్ప మరొకటి కాదు F కోసం మీకు x2కి వ్యతిరేకంగా వచ్చే 1M మాత్రమే ఉంటుంది కావున మీకు అందులో ఒక ఎలిమెంట్ మాత్రమే ఉంటుంది కనుక ఇది 0 మరియు 1 గా ఉంటుంది మరియు ఇది మీరు పొందిన A ఇది మీరు పొందిన B ప్రాథమికంగా ఈ సందర్భంలో మనం వ్రాసేటప్పుడు మనము 1 M కూడా వ్రాయవచ్చు లేదా మీరు M ను బయటకు కూడా తీయవచ్చు కాబట్టి మీరు M ను బయటకు తీసినప్పుడు అది f M అవుతుంది మరియు ఎలిమెంట్స్ 01 గా ఉంటాయి కాబట్టి xtx1 x2 ytx1t మీ అవుట్పుట్ ఈక్వేషన్ కాబట్టి మీరు yt1 0x1 x2 అని కూడా వ్రాయవచ్చు ఇది మీకు అవుట్పుట్ ఈక్వేషన్ గా వచ్చింది మరియు మీరు స్టేట్ ఈక్వేషన్ గా పొందినది ఇది కాబట్టి ఇప్పుడు మీరు మెకానికల్ సిస్టంను ట్రాన్స్ఫర్ ఫంక్షన్ పద్ధతి సహాయంతో సూచించవచ్చని లేదా మీరు ఈక్వివలెంట్ బ్లాక్ డయాగ్రమ్ ని క్రియేట్ చేయగలరని లేదా సిగ్నల్ ఫ్లో గ్రాఫ్గా మార్చవచ్చు లేదా మీరు దానిని స్టేట్ ఈక్వేషన్ రూపంలో సూచించవచ్చు అని అర్థం చేసుకున్నారు కాబట్టి ఈరోజు సెషన్ ని మెకానికల్ ఇన్పుట్ కి సంబంధించిన డిస్కషన్ తో ముగిస్తున్నాము మనము డిస్కషన్ ని కంటిన్యూ చేస్తూ సిస్టం యొక్క మిగిలిన మెకానికల్ ప్రాపర్టీలను గురించి తెలుసుకుందాము మరియు ఆ సిస్టంల యొక్క మ్యాథమెటికల్ మోడల్ లను తయారు చేస్తాము ఆ తర్వాత చివరగా ఎలక్ట్రికల్ సిస్టని మెకానికల్ మరియు మిగిలిన రకాల సిస్టంలతో కంపేర్ చేస్తాము ధన్యవాదాలు